పునఃస్వాగతం కాబట్టి మేము మీకు చెప్పేది ఏమిటంటే మీరు కొల్లాజెన్లో ఉన్న అణువుల సంఖ్యను పెంచినట్లయితే మరియు మీరు ఒక జెల్ను తయారు చేయాలనుకుంటే కాబట్టి ఇది ఇప్పుడు 3 డైమెన్షనల్ అసెంబ్లీ లాగా ఉంటుంది మరియు మీరు దానిలోని కణాలను పెంచాలనుకుంటున్నారు ఇప్పుడు మీ ఎంపికలు ఏమిటి మీ ఎంపికలు మీరు ఈ విధంగా ఉపరితలంపై ప్రత్యేకంగా సెల్లను కలిగి ఉంటారు ఇది స్థలం వృధా అవుతుంది అని మీరు అనుకుంటే ఒక రకంగా ఉంటుంది కాబట్టి మీరు సెల్లు చొచ్చుకుపోవాలని మరియు ఆ 3 డైమెన్షియాలిటీలను కలిగి ఉండాలని మీరు కోరుకోవచ్చు ఎందుకంటే మీరు ఎప్పుడైనా ఇలా పైన సెల్ను పెంచుతున్నారు కాబట్టి సెల్లు ఒక సంప్రదింపు పాయింట్లో మాత్రమే సంకర్షణ చెందుతున్నాయని లేదా ఒకదానికొకటి మధ్య కొంచెం ఇలా ఓకే అని మీరు గ్రహిస్తున్నారు కానీ అది మొత్తం 3 డైమెన్షనల్ ఫీచర్ లేదా 3 డైమెన్షనల్ సిగ్నలింగ్ పొందడం లేదు నేను దీనికి 3 డైమెన్షనల్ సంతకం చేయాలనుకుంటున్నాను మీరు 3 డైమెన్షనల్ సంతకం చేయాలనుకుంటే మీ ఉత్తమ మార్గం ఇప్పుడు మీరు సిస్టమ్ యొక్క పోరోసిటీను సిస్టమ్ యొక్క పోరోసిటీను నియంత్రించడం మరియు సిస్టమ్ యొక్క పోరోసిటీ గురించి మాట్లాడటం ఇప్పుడు మీరు దీన్ని చూస్తే మీకు ఏదైనా అవసరం ఎందుకంటే ఈ కణాలు భౌతికంగా దానిని చూస్తాయి ఈ నల్ల కణాలు నిజంగా ఈ ఖాళీలలోకి చొచ్చుకుపోలేవు అక్కడ ఉన్న ఈ ఖాళీలు మరొక రంగును ఉంచుతాయి అవి ఈ ఉపరితలంలోకి ప్రవేశించలేవు ఇప్పుడు మీరు ఏమి చేయగలరు అంటే మీరు ఈ అణువుల పోరోసిటీను మార్చవచ్చు ఇప్పుడు పోరోసిటీను మార్చడానికి ఇప్పుడు ఈ అణువులు కొంచెం దూరంగా కదులుతున్నాయని గ్రహించి నేను ఇప్పుడు అణువులను ఒకదానికొకటి దూరంగా సాగదీస్తున్నానని మీరు గ్రహించారు ఇప్పుడు వాటి మధ్య పరస్పర చర్య ఉందని నేను ఎలా నిర్ధారిస్తాను మీరు సమస్యను గ్రహిస్తారు అది ట్రివియా కాదు అలా చేయడానికి మీకు మాడ్యులేటరీ మాలిక్యులర్ హ్యాండిల్స్ అవసరం నేను ఇక్కడ నిలబడి ఉన్నాను నేను మిమ్మల్ని తాకాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నా చేయి సాగేది కాబట్టి మరొక చేయి వస్తుంది మరియు నేను ఇలా జంట కాబట్టి ఇది ఒక అణువు ఇక్కడ నిలబడి ఉంటే మరొక అణువు ఇక్కడ నిలబడి ఉంది నాకు కప్లర్లు ఉన్నాయి కాబట్టి మీరు ఒక రకమైన కప్లర్లను ఉపయోగించాలి ఇది మీకు తెలిసిన ne2rk ఒక మాస్ ఇలాంటి మెష్ని సృష్టిస్తుంది కాబట్టి మీరు మరొక కొత్త భాగాన్ని పరిచయం చేయాలి ఈ రకమైన మెష్ని సృష్టించే హ్యాండిల్ని ఇప్పుడు మీరు చూస్తారు ఇప్పుడు మీరు ఇక్కడ ఉంచిన కణాలను కలిగి ఉన్నారు వాటిలో కొన్ని ఇలా లోపలికి వస్తాయి ఇప్పుడు మీరు ఈ చిత్రాన్ని మరియు ఈ చిత్రాన్ని పోల్చవచ్చు కాబట్టి ఇప్పుడు మీరు వ్యవస్థ యొక్క పోరోసిటీ గురించి మాట్లాడినప్పుడు అంటే ఇప్పుడు నేను దీనికి మరో కోణాన్ని జోడిస్తున్నాను మీరు దాని నుండి జెల్ తయారు చేయాలనుకున్నప్పుడు మీరు పోరోసిమీటర్ కలిగి ఉండాలి కాబట్టి ఇప్పుడు మీ మెదడులో సిస్టమ్ నెమ్మదిగా ఎలా అభివృద్ధి చెందుతుందో మీరు చూస్తారు కాబట్టి మొదట మేము AFMతో ఉపరితల విశ్లేషణ గురించి మాట్లాడాము అది కూడా వర్తిస్తుంది మేము ఉపరితలాన్ని విశ్లేషించడానికి అటామిక్ ఫోర్స్ మైక్రోస్కోపీని ఉపయోగిస్తాము ఉపరితలంపై ఈ జెల్ ఎలా ప్రవర్తిస్తుందో చూడడానికి ఇక్కడ కూడా మీరు కాంటాక్ట్ యాంగిల్ కొలతలను ఉపయోగించాలి లేకపోతే ఉపరితలం అనుమతించకపోతే మరియు మీడియం ఈ ఖాళీలలోకి వెళ్లడం మీకు తెలియదు కాబట్టి కాంటాక్ట్ యాంగిల్ కొలతలు వస్తాయి మీరు కాంటాక్ట్ యాంగిల్ కొలత చేసిన తర్వాత మీరు XPS చేయాలి అది మీకు ఉపరితల లక్షణాలను అందిస్తుంది క్షమించండి స్థానిక జెల్ యొక్క ఉపరితల లక్షణాలను కాబట్టి నేను ఇప్పుడే సెల్లను జోడించాను కానీ గందరగోళం చెందకండి మీ స్థానిక జెల్ ఈ విషయాన్ని మళ్లీ మళ్లీ గీయడం వంటిది అది మిమ్మల్ని గందరగోళానికి గురిచేయకుండా చేస్తుంది కాబట్టి ఇది వివిధ రకాల పోరోసిటీతో ఉంటుంది కాబట్టి మీకు ఇలాంటి ఉపరితలం ఉంది మరియు ఇక్కడ పరస్పర చర్యలు సరైనవి మీరు ఇప్పుడు చాలా ముఖ్యమైన పోరోసిటీ కొలతలను ఎలా చేస్తారు కాబట్టి మూడవ విషయం పోరోసిటీ వస్తుంది కాబట్టి మీరు పోరోసిటీను ఎలా చేస్తారు చాలా సరళంగా మేము ఈ విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము దేనినీ మగ్ అప్ చేయవద్దు మీ గొడ్డామ్ లాజిక్ ఉంచండి కాబట్టి మీరు పరిమిత మొత్తంలో ద్రవాన్ని ఏమి తీసుకుంటారు ఈ ద్రవం ప్రజలు వాడే పాదరసం ఏదైనా కావచ్చు ప్రతి వ్యక్తులు ఉపయోగించే సిడిఎస్లలో పోరోసిమెట్రీ ఒక సాధారణ విషయాన్ని తీయడానికి మరొకసారి ప్రయత్నించరు మీకు తెలిసిన సాధారణ ద్రవాన్ని తీసుకోండి x నేను తీసుకుంటున్న ద్రవం మొత్తం ఇప్పుడు మీరు దీన్ని ఒకసారి చేసిన తర్వాత మీరు ద్రవాన్ని మళ్లీ ఈ ప్రదేశాల్లోకి బాగా నానబెట్టడానికి అనుమతిస్తారు కాబట్టి దాని ఆధారంగా మీరు దానిని తీసుకుంటే మొత్తం ద్రవాన్ని తీసుకుంటే కొంత ద్రవాన్ని మనం తీసుకోము మరియు కొంత ద్రవం సిస్టమ్లోకి వస్తుంది ఇప్పుడు మీరు తిరిగి లెక్కించవచ్చు మరియు సిస్టమ్లోకి ఎంత ద్రవం వెళ్లిందో గుర్తించవచ్చు కాబట్టి మీరు దీన్ని తిరిగి లెక్కించవచ్చు కాబట్టి ఈ అదనపు అంశాలు కాబట్టి నేను ఒక పిన్ పెట్టనివ్వండి కాబట్టి ఈ మొత్తం అదనపు అంశాలు పనికిరావు ఇది ఎక్కడికీ వెళ్లదు కాబట్టి మీరు దానిని తీసివేయవచ్చు కాబట్టి ఇది మైనస్ x మొత్తం బయటకు వస్తోంది ఇది మీకు తెలిసినది ఈ నీలం అసలు అయితే x మైనస్ x అక్కడ వచ్చే మొత్తం ఇప్పుడు ఈ అణువులో మీరు కొల్లాజెన్ యొక్క పరిమాణం మరియు కొల్లాజెన్ అణువుల మొత్తం సంఖ్య కొల్లాజెన్ అణువుల మొత్తం సంఖ్య మరియు మీ వద్ద ఉన్న కొల్లాజెన్ అణువుల మొత్తం సంఖ్య మీకు తెలిస్తే దాన్ని ఉపయోగించి తిరిగి లెక్కించండి గురించి సంఖ్య మీరు ప్రారంభించిన ఏకాగ్రత ఏమిటి మరియు మీరు సాహిత్యంలో చూడగలిగే దాని పరిమాణం కాబట్టి కొల్లాజెన్ అణువు యొక్క పరిమాణం వంటి పరంగా మీకు తెలిస్తే దాని పరిమాణం ఏమిటో చెప్పండి కాబట్టి మీకు దాని పరిమాణం తెలిస్తే మరియు మొత్తం సంఖ్య మీకు తెలిస్తే కొల్లాజెన్తో కప్పబడిన మొత్తం వాల్యూమ్ను మీరు తిరిగి లెక్కించవచ్చు ఇప్పుడు మీకు ఈ విలువ ఉంది మీకు ఈ విలువ ఉంది రంధ్ర స్థలం ఎంత ఉందో మీకు తెలుసు ఇది చాలా సులభమైన మార్గం దీని సంక్లిష్టతలో పడకండి ఇవి చాలా సులభమైన పద్ధతులు కానీ మీరు మీ మెదడును ఉంచాలి వాటిని గుర్తించడానికి స్థలం కాబట్టి ఇప్పుడు మీరు 3 డైమెన్షనల్ మ్యాట్రిక్స్ యొక్క పోరోసిటీను మార్చవచ్చు మరియు 3 డైమెన్షనల్ మ్యాట్రిక్స్ యొక్క పోరోసిటీను బట్టి మారవచ్చు కాబట్టి మీరు అన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి మీకు ఇంత పెద్ద సెల్ ఉండవచ్చు మీకు ఇంత చిన్న సెల్ ఉండవచ్చు మీరు చిన్న సెల్లో ఉన్నారని మీకు చిన్న సెల్లో తెలుసు కాబట్టి సెల్ సైజ్ని బట్టి మీరు ఉపయోగించబోయే పోరోసిటీ అనేది పోరోసిటీగా ఉంటుంది సెల్ సైజ్కి సంబంధించిన ఫంక్షన్ ఓకే కాబట్టి సచ్ఛిద్రత అనేది మీ సెల్ పరిమాణం యొక్క విధి కాబట్టి మీకు పోరోసిటీ తెలిస్తే నేను డీల్ చేస్తున్న చాలా విషయాలు ఉన్నందున మళ్లీ సంగ్రహిద్దాం కాబట్టి ముందుగా మీ మెటీరియల్ యొక్క ఉపరితల విశ్లేషణ లేదా విశ్లేషణ కోసం మీరు fm అటామిక్ ఫోర్స్ మైక్రోస్కోపీని ఉపయోగిస్తారు అది మీరు ఏ విధంగా వివరించాలనుకున్నా ఉపరితలం యొక్క రాఫ్నెస్ లేదా స్మూత్నేస్ ఇస్తుంది మీరు చేయగలిగినది మీరు చేయగలిగిన తదుపరిది నేను దానిని సింబాలిక్గా కాంటాక్ట్ యాంగిల్ కొలతలను ఉంచుతున్నాను కాంటాక్ట్ యాంగిల్ కొలత 3 తర్వాత మీరు చేయగలిగేది ఉపరితల రసాయన విశ్లేషణ సరైనది కాబట్టి మీరు అటామిక్ లేదా స్లాష్ ఎలిమెంటల్ మ్యాపింగ్ మరియు క్వాంటిఫికేషన్ని కలిగి ఉన్న చోట అది జెల్ అయితే లేదా మీరు హ్యాండిల్ చేస్తున్నది 3 డి మెటీరియల్ అయితే మీరు పోరోసిమెట్రీకి వెళ్లవచ్చు కాబట్టి మీరు మీ వద్ద చాలా విభిన్న సాంకేతికతలను కలిగి ఉన్నారని మీరు చూస్తారు మరియు మీరు ఏ సెల్ రకంతో వ్యవహరించాలనుకుంటున్నారు అనేదానిపై ఆధారపడి మీరు పోరోసిటీను మార్చవచ్చు ఈ 3 డైమెన్షనల్ మాతృకను వాయు మార్పిడి జరిగే విధంగా సృష్టించడం మాత్రమే కాదు సరిగ్గా ఎందుకంటే అటువంటి సూక్ష్మ వాతావరణంలో మీరు మైక్రో ఎన్విరాన్మెంట్ లోపలి భాగాన్ని చూస్తే c o 2 రూపంలో జీవక్రియలు అందించబడతాయి మరియు కణాలకు ఆక్సిజన్ అవసరం అవుతుంది కాబట్టి వాయు వ్యాప్తి ప్రక్రియ వాయు మార్పిడి లేదా వాయు వ్యాప్తి ప్రక్రియ సరైన స్థాయిలో జరుగుతుంది సరళమైన భౌతిక పద్ధతులను ఉపయోగించడం ద్వారా మీరు నిజంగా మీ స్వంత కథను రూపొందించుకోవచ్చు మీరు మీ స్వంత సమస్యను లక్ష్యంగా చేసుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు వివిధ అంశాల మీద పనిచేస్తు ఉంటారు మీ డిస్పోసల్ వద్ద ఉన్న అస్పెక్ట్స్ మీకు తెలియకపోతే మీ దగ్గర ఉన్న చాలా ప్రశ్నలకు మీరు సమాధానమివ్వలేరు దేనికైతే సమాధానం ఇవ్వాలి అనుకుంటారో దాన్ని ఇష్టపడతారు అయితే నేను దీన్ని ఎలా చేయబోతున్నాను ఏదైనా టెక్నిక్ ఉందా అవును టెక్నిక్లు ఉన్నాయి కానీ టెక్నిక్లు తెలుసుకోవాలి ఇప్పుడు తిరిగి చూస్తే మనం కొల్లాజెన్ గురించి మాట్లాడాము కాబట్టి మీరు తయారు చేయవచ్చు మేము డైగ్రెస్ చేసే చోట మీరు కొల్లాజెన్ యొక్క పలుచని ఫిల్మ్ను తయారు చేయవచ్చు మీరు కొల్లాజెన్ యొక్క పలుచని జెల్ను తయారు చేయవచ్చు లేదా మీరు కొల్లాజెన్ యొక్క మందపాటి జెల్ను తయారు చేయవచ్చు మరియు మీరు మందపాటి జెల్ లేదా సన్నని జెల్ను ఏదైనా గాని మీరు తయారు చేయవొచ్చు ఆ పదార్థం యొక్క పోరోసిటీని మార్చవోచ్చు మరియు పోరోసిటీని మార్చడం ద్వారా మీరు ఇదే లైన్లో అనేక ఇతర విషయాల గురించి ఆలోచించవచ్చు ఉదాహరణకు మీ కణాలను నెమ్మదిగా విడుదల చేసే పదార్థాన్ని నెమ్మదిగా విడుదల చేసే ఔషధానికి గురిచేయాలని మీరు కోరుకున్నారు కాబట్టి మీరు మీ మెటీరియల్ని లేదా ఒక నిర్దిష్ట మందును ఈ రకమైన జెల్లో నిక్షిప్తం చేయవచ్చు మరియు మీరు దాని పైన కణాలను పెంచవచ్చు ఉదాహరణకు ఒక టెక్నిక్ని ఇలా ఊహించుకోండి కాబట్టి మీరు ఇక్కడ డ్రగ్ మోలిక్యూల్ ని కలిగి ఉన్నారు మరియు దాని పైన మీకు మాట్రిక్స్ వంటి జెల్ ఉంది అవి అక్కడ ఉన్నాయి మరియు మనం చాలా సన్నని చాలా చిన్న పోరోసిటీ కలిగి ఉన్నాము చాలా నెమ్మదిగా విడుదల చేసే పరిస్థితిని మీరు నియంత్రించవచ్చు దీని పైన మీరు కణాలను ఉంచారు ఇప్పుడు ఈ కణాలు నెమ్మదిగా ఈ ప్రత్యేకమైన ఔషధానికి గురవుతాయి ఎందుకంటే పోరోసిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి పోరోసిటీ తక్కువగా ఉంటుంది అప్పుడు స్వయంచాలకంగా మందు విడుదల నెమ్మదిగా ఉంటుంది కాబట్టి పోరోసిటీ ఆధారంగా మీరు నిజంగా వివిధ రకాలైన సన్నని జెల్లను మందపాటి జెల్లను ఆకృతిలో విభిన్నంగా అభివృద్ధి చేయవచ్చు మరియు ఆసక్తికరమైన భాగం మాత్రమే కాకుండా మీరు ఉపయోగించగల మరో టెక్నిక్ ఉంది మీరు దీన్ని నేను మీకు చూపించినట్లు పిక్చర్ లా కూడా తీసుకోవచ్చు ఉదాహరణకు చెప్పండి మీరు ఇలా ఒక పోరస్ నిర్మాణాన్ని ఏర్పరుచుకుంటారు ఉదాహరణకు ఇలా వేరే రకమైన పరస్పర చర్య ఉదాహరణకు చెప్పండి దీనిని నేను ఉపరితల నిర్మాణం అని పిలుస్తాను మరియు మీ వద్ద ఈ హ్యాండ్లర్ అణువులు ఉన్నాయి వాటిని ఎంకరేజ్ చేయడంలో చాలా ఉన్నాయి కాబట్టి నేను ఆ భాగానికి వెళ్లడం లేదు నేను దానిని మీకు వదిలివేస్తాను మీరు వివిధ రకాల ఎచింగ్ ఎలక్ట్రాన్ బీమ్ లితోగ్రఫీని ఉపయోగించి వివిధ రకాల ఎలక్ట్రాన్ బీమ్ను కూడా ఉపయోగించవచ్చు మీరు దానిని 3 డైమెన్షన్లో నిజంగా కత్తిరించవచ్చు మరియు మీరు నిజంగా లోపలి భాగాన్ని చూడవచ్చు అది ఆ జెల్ యొక్క ప్రొఫైల్ నేను వివిధ రకాల ఎలక్ట్రానిక్ బీమ్ లితోగ్రఫీని ఉపయోగించి చేసాను కాబట్టి ఇవి చాలా అధునాతన సాంకేతికతలు ఇక్కడ వ్యక్తులు సెల్ మరియు సబ్స్ట్రేట్ మధ్య పరస్పర చర్యలను చూడటానికి నిజంగా ప్రయత్నిస్తాను నేను ఈ దశలో సిఫారసు చేయను కానీ మీరు ఈ విభిన్న రకాల సాధనాలను ఎలా ఉపయోగించవచ్చో కనీసం ఒక ఆలోచన కలిగి ఉండండి కాబట్టి ఆ లైన్లో కొల్లాజెన్ గురించి మాట్లాడిన తర్వాత ఆ లైన్లో తర్వాతిది లామినిన్ కానీ నేను లామినిన్లోకి రాకముందు గురించి మాట్లాడేటప్పుడు మేము మొదటి పరస్పర చర్య గురించి మాట్లాడాము సరిగ్గా జరిగే ఎలెక్ట్రోస్టాటిక్ ఇంటరాక్షన్ దాని తర్వాత సెల్ ద్వారా స్రవించే ఎక్స్ట్రాసెల్యులర్ మ్యాట్రిక్స్ మరియు అటాచ్మెంట్కు దారి తీస్తుంది అటాచ్మెంట్ను మరింత బలోపేతం చేయాలి ఇప్పుడు నేను ఈ స్లయిడ్లో పక్కపక్కనే పరిచయం చేస్తున్నాను మరియు మీరు అక్కడ వున్న ఇలాంటి కొల్లాజెన్ పరిస్థితిని అర్థం చేసుకోవడంలో మీకు సహాయం చేస్తుంది కాబట్టి కొల్లాజెన్ ఒక సో ఆకుపచ్చ రంగు కొల్లాజెన్ను చూపుతుంది కాబట్టి కొల్లాజెన్ అనేది ఒక ఎక్స్ట్రాసెల్యులర్ మ్యాట్రిక్స్ ఫ్లోటింగ్ సెల్యులార్ ఇంటరాక్షన్ కొల్లాజెన్ సెల్ ఉపరితలంపై దాని స్వంత రెసెప్టర్ కలిగి ఉంటుంది మరియు అవి ఇలా బంధిస్తాయి కాబట్టి ఇక్కడ మీరు నిజంగా అటాచ్మెంట్ కోసం ఈ భాగంపై ఆధారపడటం లేదు మీరు ఈ భాగంపై మాత్రమే ఆధారపడుతున్నారు కాబట్టి అంటే ఫోర్స్ డైనమిక్స్ అటాచ్మెంట్ను మార్చబోతోంది మరియు ఇది సెల్ ఉపరితల ఇంటర్ఫేస్లో జరుగుతున్న విభిన్న పరస్పర చర్యల మధ్య తేడాను గుర్తించగలదని మీరు గుర్తించడం చాలా కీలకం అన్ని శక్తులు దీనిని ఈ శక్తిని ఈ శక్తిని అన్ని శక్తులు ఏ విధంగా పరిపాలిస్తున్నాయనే దానిపై ఈ పరస్పర చర్యను మీరు అర్థం చేసుకోవడం చాలా అవసరం ఇప్పుడు అదే లైన్లో మేము లామినిన్ను పరిచయం చేయబోతున్నాము పరస్పర చర్య జరిగే విధంగా లామినిన్ చాలా సరళమైనది కాబట్టి లామినిన్ దాని కలిగి ఉంది మీరు సెల్ను చూస్తే ఇది సెల్ మరియు మీరు లామినిన్ అణువులతో పూత పూయడానికి సబ్స్ట్రేట్ గ్లాస్ సర్ఫేస్ కలిగి ఉంటారు కాబట్టి లామినిన్ సెల్ ఉపరితలంపై దాని సంబంధిత సమగ్ర గ్రాహకాలను కలిగి ఉంటుంది కాబట్టి ఇలాంటి పరస్పర చర్య ఉంది ఇదిగో మీ సెల్ ఇక్కడ సెల్ ఉంది ఇక్కడ మీకు లామినిన్ ఉంది మరియు ఇక్కడ మీరు సెల్ ఉపరితలంపై సమగ్ర గ్రాహకాలను కలిగి ఉన్నారు మరియు ఇంటెగ్రిన్ మరియు లామినిన్ మధ్య పరస్పర చర్య జరుగుతుంది ఇక్కడ పరస్పర చర్య ఉంది ఇక్కడ పరస్పర ప్రొఫైల్ ఉంది ఈ పరస్పర చర్య కణాలు లామినేట్ ఉపరితలంతో జతచేయడానికి సహాయపడుతుంది కానీ ఇది ఆసక్తికరమైనది లామినిన్ గాజు ఉపరితలంపై కట్టుబడి ఉండటానికి చాలా గమ్మత్తైన అణువు కాబట్టి మీరు లామినిన్ను ఎక్స్ట్రాసెల్యులర్ మ్యాట్రిక్స్గా ఉపయోగించాలనుకుంటే సబ్స్ట్రేట్ను లామినిన్తో పూయడానికి చాలా సార్లు ముందు మీరు గాజును తీసుకోవడం చాలా సరసమైన ఆలోచన కావచ్చు మరియు మార్గం ద్వారా మేము గాజు గురించి కూడా కొంచెం మాట్లాడాలి మీరు గ్లాస్ సబ్స్ట్రేట్ లేదా పాలికార్బోనేట్ సబ్స్ట్రేట్ని మీరు ఉపయోగించాలనుకున్నా దాన్ని ఆర్నిథైన్ ఆర్నిథైన్ అని పిలిచే మరొక ప్రోటీన్తో పూయండి కాబట్టి మీకు ఇలాంటి ఆర్నిథైన్ పూత ఉంది ఇలాంటి ఆర్నిథైన్ పూత ఉంది ఆర్నిథైన్ పైన మీరు లామినిన్ కోడ్ను కోడ్ చేస్తారు లామినిన్ నేరుగా గాజు ఉపరితలంపై కట్టుబడి ఉంటుంది అనుభవం నుండి నేను మీకు చెబుతున్నాను నేను ఈ ప్రయోగాన్ని చాలాసార్లు ప్రయత్నించాను మరియు చాలా సార్లు నేను విఫలమయ్యాను ఎందుకంటే లామినిన్లో ఈ విచిత్రం ఉంది మరియు ఈ పరస్పర చర్యలు అంత సులభం కాదు కాబట్టి మీరు కంప్యూటర్లో కూర్చొని ఊహించవచ్చు మరియు ఇది ఇంటరాక్ట్ అవుతుందని మీకు తెలుసు ఇది నిజంగా అలా జరగదు ఎందుకంటే మీరు గ్రౌండ్ రియాలిటీలో ఉంటే తప్ప కాబట్టి మీరు పాత పుస్తకాలు పాత మాన్యువల్లను చూసినట్లయితే వారు ఇప్పటికే పేర్కొన్న పాత పాఠశాల నుండి పాత అబ్బాయిలను చూస్తారు ఇది చాలా స్పష్టంగా మీకు అవసరం అక్కడ లామినిన్ మెరుగ్గా సంకర్షణ చెందుతుంది కాబట్టి మరో మాటలో చెప్పాలంటే మీరు ఇలాంటి పని చేస్తున్నప్పుడల్లా మీరు సబ్స్ట్రేట్ను మరింత క్లిష్టంగా చేస్తున్నారు ఇది ఇప్పుడు మిశ్రమానికి కట్టుబడి ఉంటుంది లేదా లేయర్ బై లేయర్ అసెంబ్లీ అని పిలుస్తాము లేయర్ బై లేయర్ అసెంబ్లీ lbl అసెంబ్లీ లేయర్ బై లేయర్ కాబట్టి ఆర్నిథైన్ కోసం ఇది చాలా క్లిష్టమైనది ఇది సబ్స్ట్రేట్కు జోడించబడిందని మీరు నిర్ధారించుకోవడం చాలా క్లిష్టమైనది ఇప్పుడు నేను తాకని ఒక కోణానికి వస్తున్నాను మీరు గ్లాస్పై 2 డైమెన్షన్లో పెరుగుతున్నారా లేదా పాలికార్బోనేట్పై మీ ఎంపికలు ఎక్కువగా ఈ 2 గ్లాస్ కింద వస్తాయి లేదా మీరు పాలికార్బోనేట్ 15 మిమీ లేదా 90 మిమీ స్టెరైల్ పాలికార్బోనేట్ లేదా మీకు తెలిసిన 60 మిమీ వంటకాలను ఉపయోగిస్తున్నట్లయితే పాలికార్బోనేట్ మీరు సన్నని లామినిన్ వైపు ఉపయోగిస్తుంటే మీరు దానిని మీ xyz ప్రోటీన్తో పూయాలి మరియు ఎక్కువ సమయం సెల్ కల్చర్లు జరుగుతున్న విధంగానే మేము దానిని పెంచడానికి ప్రయత్నిస్తాము గ్లాస్ కవర్ స్లిప్లపై కణాలు పడిపోతాయి మరియు మేము అందులో గ్లాస్ కవర్ స్లిప్లను ఉంచుతాము లేదా గ్లాస్ కవర్ను నేరుగా ఉంచుతాము మీరు పరీక్ష చేయవలసి వస్తే మేము ఇమ్యునో సైటో కెమిస్ట్రీ చేయవలసి వస్తే దానికి కారణం కాబట్టి ఈ విషయాలన్నీ దృశ్యమానం చేయడం లేదా గ్లాస్ కవర్ స్లిప్ నుండి చూడటం సులభం ముఖ్యంగా గ్రాస్ కవర్ స్లిప్లో ఉన్నప్పుడు మైక్రోస్కోపీ చాలా సులభం అవుతుంది కాబట్టి మీరు స్లైడ్గా చేసే గాజును తీసుకోండి మొత్తం గాజు వస్తువును తీసుకోండి మరియు మీరు ఇలా స్లయిడ్ను సిద్ధం చేయండి కాబట్టి మీరు ఇక్కడ కూర్చున్నట్లు మీకు తెలిసినట్లుగా మీరు ఇక్కడ ఉన్నారు మరియు మీరు దానిని దృశ్యమానం చేస్తారు కాబట్టి ఈ విషయాలలో చాలా వరకు మీకు పని రకంగా తెలుసు కాబట్టి ఇప్పుడు నేను ఉన్న చోటికి తిరిగి వస్తున్నాను కాబట్టి ఇప్పుడు మీరు గాజును ఉపయోగిస్తున్నప్పుడు ఈ అద్దాలు మీ ల్యాబ్లో పెద్దమొత్తంలో మీ వద్దకు వస్తాయి కాబట్టి మేము నిజంగా గాజును పరీక్షించము కాబట్టి గ్లాస్ గ్లాస్ కవర్ స్లిప్స్తో మీరు నిజ జీవితంలో ఎదుర్కొనే కొన్ని సమస్యలు ఏమిటంటే గ్లాస్లో చాలా వరకు మీరు చూడలేని నూనె లేదా గ్రీజుతో వస్తుంది కాబట్టి ఆ పరిస్థితిలో మొదటి అడుగు సెల్ కల్చర్ కోసం గాజు మంచి ఆకృతిలో ఉందని మరియు ఇది నిర్దిష్ట నిర్దిష్ట ప్రోటోకాల్ను అనుసరిస్తుందని నిర్ధారించుకోవడానికి కొన్ని దశల వారీగా అనుసరించాల్సిన ప్రక్రియలు ఉన్నాయి గ్లాస్ అందుకున్న తర్వాత మీరు చేయవలసిన మొదటి దశ ఏమిటంటే మీరు దానిని రాత్రిపూట సబ్బు ద్రావణంలో ఉంచి గ్లాస్ కవర్ స్లిప్లను తీసుకొని వాటిని ఉంచండి ఆపై ఒక బీకర్ తీసుకోండి మీరు గ్లాస్ కవర్ స్లిప్లను తీసుకొని గ్లాస్ కవర్ స్లిప్లను ఇలా పైకి లేపండి ఒక సబ్బు పరిష్కారం తదుపరి విషయం ఏమిటంటే మీరు దీన్ని పూర్తిగా కడగాలి మరుసటి రోజు ఈ గ్లాసులను గ్లాస్కు సరిగ్గా అదే బీకర్లో కాన్సంట్రేట్ హెచ్నో 3లో ట్రీట్ చేయండి ఇక్కడే మీరు నిజంగా గ్లాస్ కవర్ స్లిప్ ఉపరితలాన్ని చెక్కుతున్నారు కాబట్టి మీరు దీన్ని సాధారణం కంటే కొంచెం కఠినంగా చేస్తారు కాబట్టి ముఖ్యంగా hno 3 ఇలా గాజుపై ఏమి చేస్తుంది అది మీలో కొంతమందిని బయటకు తీస్తుంది పాత పాఠశాల నుండి వారు హైడ్రోజన్ ఫ్లోరైడ్ని ఉపయోగించేవారు కూడా చాలా బలమైనది కానీ మీరు నిజంగా సమయాన్ని మరియు రకాన్ని సర్దుబాటు చేయవచ్చు మీ ఉద్దేశ్యానికి సరిపోయేలా చేయమని మీకు తెలుసు కాబట్టి నేను ఏమి చేస్తాను నేను ఇక్కడ మూసివేస్తాను మరియు మేము ఈ గ్లాస్ ట్రీట్మెంట్ గురించి ఈ పాయింట్ నుండి కొనసాగిస్తాము సరే ధన్యవాదాలు